ఈ మాడ్యూల్లో మనము పారిశ్రామిక IoT ఏమిటి మరియు పారిశ్రామిక ప్రక్రియలలో IoT ను చేర్చడానికి పారిశ్రామిక ప్రక్రియల యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు అర్థం చేసుకోవాలి అన్నింటిలో మొదటిది దశాబ్దాలుగా పారిశ్రామిక విప్లవం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది 1870 నుండి 1950 వరకు ఇండస్ట్రీ 2 0 వచ్చింది ఇది భారీ ఉత్పత్తి గురించి పరిశ్రమలలో కంప్యూటర్లు మరియు ఆటోమేషన్లను చేర్చడం గురించి పరిశ్రమ 3 0 విప్లవం 1950 నుండి 2000 వరకు వచ్చింది ఇండస్ట్రీ 4 0 అనేది గత కొన్నేళ్లుగా జరుగుతున్నది ఇక్కడ మనము ఆధునిక కంప్యూటర్లు ఆటోమేషన్ కమ్యూనికేషన్ సెన్సార్లు మరియు ఐయోటి సహాయంతో పారిశ్రామిక ప్రక్రియల పరివర్తన గురించి మాట్లాడుతున్నాము 0 ఇటీవల జరుగుతోంది పరిశ్రమలలో ప్రస్తుత విప్లవం నుండి వేరుగా ఉంటాయి కాబట్టి కంప్యూటర్లను ఉపయోగించి ప్రతిదీ విడిగా జరిగింది ప్రస్తుత తరం కలిగి ఉండాలనుకుంటున్నాము ఇక్కడ ఈ వ్యక్తి ప్రత్యేక స్వయంచాలక వ్యవస్థలు కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి పరిశ్రమ 4 0 సందర్భంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం ఎందుకంటే మనము ప్రతిదీ కనెక్ట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి ఇండస్ట్రీ 4 0 బాగా ప్రాచుర్యం పొందింది ఈ ప్రత్యేక ప్లాట్లో మీరు చూడగలిగినట్లుగా వివిధ రంగాల ఎలక్ట్రానిక్స్ తయారీ రక్షణ రవాణా రసాయన ఆటోమోటివ్ మరియు నిర్మాణం ఏమిటి దానికి సంబంధించి ముందస్తుగా అంచనా ఎంత ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కోసం ప్రస్తుత వృద్ధి ధోరణి 40 నుండి 50 శాతం ఇండస్ట్రీ 4 0 IIoT విలీనంతో ఇది ఉహించబడింది సుమారు 70 నుండి 80 వరకు వృద్ధి వేగవంతం కానుంది ఇది భారీ ఎత్తు అదేవిధంగా తయారీ కోసం కూడా మనం చూస్తాము రక్షణ కూడా ఇలాంటి రకమైన వృద్ధి సరళిని చూడవచ్చు కాబట్టి ఇవన్నీ పారిశ్రామిక రంగాలలో పరిశ్రమల 4 0 మరియు పారిశ్రామిక ఐయోటిలను విలీనం చేసే వివిధ పారిశ్రామిక రంగాలలో వృద్ధి చెందబోతున్నాయి కాబట్టి పారిశ్రామిక IOT IoT లో నేర్చుకున్నది ప్రతిదీ ఇక్కడ కూడా వర్తిస్తుంది కానీ ఇక్కడ అదనంగా మనము పారిశ్రామిక యంత్రాలు మరియు పారిశ్రామిక వస్తువులు సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను ఉపయోగించి వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానించడం గురించి మాట్లాడుతున్నాము మరియు పారిశ్రామిక ప్రక్రియలను మెరుగుపరచడం వాటి సామర్థ్యం ఉత్పాదకత పారిశ్రామిక IoT లో మనము వేర్వేరు పారిశ్రామిక వస్తువులు చేయగలవు తమలో తాము సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం ద్వారా వారు కలిసి పారిశ్రామిక ఉద్యోగాలు సాధించగలరు ప్రాథమికంగా సెన్సింగ్ యాక్చుయేషన్ గణన కమ్యూనికేషన్ ఉండాలి ఎందుకంటే ఈ ప్రాసెసింగ్ కోసం డేటా మరెక్కడా క్లౌడ్ కావచ్చు అది సర్వర్ కావచ్చు సర్వర్ రూపాలు కావచ్చు లేదా ఏదైనా కావచ్చు అప్పుడు వ్యాపార మేధస్సు మరొక భాగం బిజినెస్ ఇంటెలిజెన్స్ వంటి విభిన్న అంచనా పద్ధతులు వ్యాపార మేధస్సును మెరుగుపరచడానికి ఈ పద్ధతులన్నీ చేర్చబడతాయి చివరిది లూప్లోని వ్యక్తులు వలె వారు కూడా లూప్లో ఉంచవలసి ఉంటుంది తద్వారా మొత్తంగా ఈ విభిన్న వస్తువులు అనుసంధానించబడిన వస్తువులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కలిసి పారిశ్రామిక IoT యొక్క మెరుగైన పర్యావరణ వ్యవస్థను సాధిస్తారు కాబట్టి ఇండస్ట్రీ 4 0 ను తిరిగి చూస్తే మీరు ఇండస్ట్రీ 4 0 పర్యావరణ వ్యవస్థలో IIoT ను చేర్చడం గురించి మాట్లాడుతుంటే పారిశ్రామిక ప్రక్రియలకు భిన్నమైన సవాళ్లు ఎదురవుతాయి కాబట్టి ప్రాథమికంగా పారిశ్రామిక ప్రక్రియలను మెరుగుపరచడానికి IIoT ను స్వీకరించడం విభిన్న సవాళ్లను ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఇవి వివిధ మార్గాల్లో వర్గీకరించబడిన ఈ విభిన్న సవాళ్లలో కొన్ని మొదటిది డైనమిక్ మార్కెట్ పరిస్థితుల గురించి కాబట్టి ఇక్కడ మనము అధిక రిస్క్ మార్కెట్ ఖర్చును తగ్గించే లక్ష్యం మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మీరు IIoT ను చేర్చడం ద్వారా క్రమంగా పరిశ్రమ 4 0 వైపు మారుతుంటే ఇవి జరగబోతున్నాయి నిర్బంధిత శ్రామిక శక్తి అంటే ఇప్పటికే ఉన్న శ్రామిక శక్తి పారిశ్రామిక IoT ను స్వీకరించడానికి ఇప్పటికే నైపుణ్యం లేదు వారికి అవసరమైన నైపుణ్యాలు ఇప్పటికే లేవు కాబట్టి వారు లేరు కాబట్టి వారు నైపుణ్యం కలిగి ఉండాలి అంటే పరిశ్రమ 4 0 సమ్మతి కోసం IIoT ని ఉపయోగించుకోవటానికి మరియు ఈ పారిశ్రామిక ప్రక్రియలను మెరుగుపరచడానికి శ్రమశక్తి నైపుణ్యం కలిగి ఉండాలి ఈ పారిశ్రామిక ప్రక్రియలలో IIoT ను చేర్చడం వల్ల సరఫరా గొలుసు నిర్వహణ ఇక్కడ ఉన్న సవాళ్లు అధిక వశ్యత మరియు సౌలభ్యం కాబట్టి సరఫరా గొలుసు నిర్వహణలో అధిక సౌలభ్యం ఆశిస్తారు మీడియా ప్రభావం కూడా ఉండబోతోంది కాబట్టి ఈ విషయాలన్నీ నిర్వహించాల్సి ఉంటుంది వనరుల వినియోగం అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం అనేది ఆశించినది మీరు వనరుల వినియోగాన్ని మెరుగుపరచాలనుకుంటున్నారు మరియు పరిశుభ్రత మరియు వ్యర్థాలను పారవేయడం పెంచాలి కాబట్టి ఈ విషయాలన్నీ ప్రయోజనకరంగా ఉంటాయి కానీ అదే సమయంలో ఇవి సవాలుగా ఉంటాయి మరియు మనము సరిగ్గా నైపుణ్యం కలిగిన శ్రామికశక్తితో తగినంతగా చేయవలసి ఉంటుంది ఉత్పత్తి నిర్వహణ పెరిగిన ఉత్పత్తి రకాలు ఇక్కడ విభిన్న వైవిధ్య భాగాల విలీనంతో ఇంతకుముందు అనుసంధానించబడని వైవిధ్య యంత్రాలు మనం ఇక్కడ ఆహ్వానిస్తున్న సవాలు ఏమిటంటే మనకు పెద్ద సంఖ్యలో వివిధ రకాల ఉత్పత్తులు ఉన్నాయి వీటిని ఒకదానితో ఒకటి అనుసంధానించాలి తత్ఫలితంగా ఏమి జరగబోతోంది అంటే ఉత్పత్తి జీవిత చక్రం కూడా మార్చబోతోంది అది ఆ కాల వ్యవధి కంటే తక్కువగా ఉంటుంది ఒక ఉత్పత్తి అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ ప్రయోజనకరమైనవి అయితే అదే సమయంలో ఇది పరిశ్రమ 4 0 తో కట్టుబడి ఉండటానికి అవసరమైన పారిశ్రామిక ప్రక్రియలకు కూడా సవాళ్లను కలిగిస్తుంది కాబట్టి పారిశ్రామిక ప్రక్రియలను మెరుగుపరచడానికి IIoT చేర్చడం వెనుక ఉన్న డిజైన్ ఫిలాసఫీని చూద్దాం మొదటి విషయం కాబట్టి మనము పరిగణించిన నాలుగు వేర్వేరు కోణాలు

కాబట్టి ఒక్కొక్కటిగా తీసుకుందాం ఇంటర్ఆపెరాబిలిటీ అనేది వైవిధ్య వస్తువుల మధ్య సంభాషణను సులభతరం చేయడం భిన్నమైన యంత్రాలు భిన్నంగా నడుస్తాయి ఎందుకంటే ఇవి ఇప్పుడు స్మార్ట్ వస్తువులు IIoT ప్రపంచంలో మనం స్మార్ట్ మెషినరీ మరియు స్మార్ట్ వస్తువుల గురించి మాట్లాడుతున్నాము ఇవన్నీ భిన్నమైనవి ఇప్పుడు మీరు వారి మధ్య కమ్యూనికేషన్ కలిగి ఉండాలని కోరుకుంటారు మరియు పరిశ్రమ 4 0 యొక్క లక్ష్యం అదే రెండవ విషయం నిర్ణయాధికారం తీసుకోవలసి ఉంటుంది ఈ వేర్వేరు యంత్రాలు ప్రతి ఒక్కటి స్థానికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి కొన్ని విశ్లేషణలు వాటిలో ఒక్కొక్కటిగా ప్రదర్శించబడతాయి మరియు కలిసి అవి సంపూర్ణమైన మంచి కోసం ఏదైనా చేయవలసి ఉంటుంది కాబట్టి మూడవది సమాచార స్పష్టత ఇక్కడ మనం వస్తువుల విజువలైజేషన్ గురించి మాట్లాడుతున్నాము ప్రాథమికంగా ఈ విభిన్న వస్తువులు ఈ విభిన్న వస్తువుల డిజిటల్ నమూనాలు ఈ వస్తువుల నుండి సేకరించిన డేటా వీటిని విజువలైజ్ చేయవలసి ఉంటుంది సమాచార స్పష్టత కోసం దాని యొక్క డేటా విజువలైజేషన్ అంశం డిజైన్ తత్వశాస్త్రం యొక్క మూడవ భాగం ఇదే మరియు నాల్గవది సాంకేతిక సహాయం మరియు ఇక్కడ మనం మానవ జోక్యాన్ని తగ్గించడానికి స్మార్ట్ వస్తువులను శక్తివంతం చేయడం గురించి మాట్లాడుతున్నాము పారిశ్రామిక ప్రక్రియల కోసం IIoT యొక్క డిజైన్ ఫిలాసఫీలో ఈ రకమైన సాంకేతిక సహాయం కూడా చేర్చవలసి ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ 4 0 తో పారిశ్రామిక ప్రక్రియల యొక్క ఆశించిన ఫీచర్లు ఏమిటి ఏమి సాధించబోతున్నాయి కాబట్టి సంఖ్య 1 సామర్థ్యం కాబట్టి సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మనము ప్రతిదీ చేస్తున్నాము ఇది కొంతకాలం క్రితం నేను చెప్పినట్లుగా సవాళ్లను తెస్తుంది కాని మొత్తం పారిశ్రామిక ప్రక్రియలలో సామర్థ్యం పారిశ్రామిక ఐయోటిని చేర్చడంతో మెరుగుపడబోతోంది కాబట్టి ప్రాథమికంగా సామర్థ్యం అంటే మనము తెలివైన యంత్రాల గురించి మాట్లాడుతున్నాము సమర్ధవంతంగా పనులు చేస్తాము కాబట్టి ప్రాథమికంగా మీరు వనరుల గురించి మాట్లాడుతున్నప్పటికీ శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం నీటిని సమర్థవంతంగా ఉపయోగించడం లేదా ఇతర వనరులు మరియు ఇతర పదార్థాల గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ సమర్థవంతంగా ఉండబోతున్నాయి మరియు పారిశ్రామిక ఐయోటిని చేర్చడంతో ఈ వనరుల వినియోగాన్ని తగ్గించడం కూడా జరగబోతోంది కాబట్టి మొత్తం సామర్థ్య వనరుల వినియోగం వనరుల వినియోగంలో తగ్గింపు ఇవి పారిశ్రామిక ఐయోటి విలీనంతో రాబోతున్నాయి రెండవ విషయం పోటీతత్వం పారిశ్రామిక ఐయోటి యుగంలో ప్రతిదీ డేటా నడిచేదిగా ఉంటుంది ఈ పంపిణీ యంత్రాల నుండి డేటా రాబోతోంది మరియు ఇది ఒక నిర్దిష్ట పరిశ్రమలో కేవలం స్థానికంగా ఉండదు కానీ వివిధ పరిశ్రమలలో మరియు మీరు దానిని ప్రపంచ స్థాయి వరకు స్కేల్ చేయవచ్చు పనితీరు మెరుగుదల కోసం గ్లోబల్ బిజినెస్ మోడలింగ్ కోరుకున్నది కాబట్టి ప్రతిఒక్కరూ ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారు అయితే ఈ విభిన్న పరిశ్రమల ద్వారా ఒక్కొక్కటిగా ఈ పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి డేటా ఒక ఆధారం అవుతుంది మూడవది శ్రమశక్తి ఇక్కడ మనం మాట్లాడబోయేది నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి ఇది IIoT యొక్క ఈ అన్ని డొమైన్లలో అధునాతన నైపుణ్యాలను కలిగి ఉంటుంది మరియు ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి కాబట్టి ఇది మూడవ లక్షణం నాల్గవ లక్షణం ఆవిష్కరణ గురించి కాబట్టి మొత్తంగా జరగబోయేది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మరియు ఈ విభిన్న వస్తువుల మధ్య అనుసంధానించబడిన ప్రవర్తనను చేర్చడం ద్వారా మీరు ఆవిష్కరణను ప్రోత్సహించబోతున్నారు మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తారు ఇవి కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఈ ఆవిష్కరణ ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరచండి చివరకు పారిశ్రామిక ప్రక్రియలను మెరుగుపరచడానికి IIoT ను చేర్చడంలో వశ్యత కూడా ఒక ప్రధాన లక్షణం సాంకేతికతలకు ప్రతిస్పందించే మార్కెట్ మార్పులకు ప్రతిస్పందించే డైనమిక్ సరఫరా గొలుసులను కలిగి ఉండటం గురించి ఇది వశ్యత కాబట్టి పారిశ్రామిక ఐయోటి లేదా ఇండస్ట్రీ 4 0 కోసం పారిశ్రామిక ప్రక్రియల యొక్క ఫీచర్ల యొక్క విభిన్న లక్షణాలు ఇవి కాబట్టి భవిష్యత్ పారిశ్రామిక కర్మాగారం సాధారణంగా ఎలా ఉంటుందో IIoT ప్రపంచంలో చూద్దాం కాబట్టి మనకు ఉండబోయేది ఇలాంటిదే మనకు వేర్వేరు శక్తి వనరులు సాంప్రదాయ ఇంధన వనరులు లేదా పునరుత్పాదక ఇంధన వనరులు ఉండబోతున్నాయి మరియు సౌర గాలి వంటి పునరుత్పాదక ఇంధన వనరులు సాంప్రదాయిక మార్గాలు పూర్తి ఆధారిత శక్తి విద్యుత్ మరియు సాంప్రదాయ విద్యుత్ రూపాలు మీకు ఈ విభిన్న శక్తి వనరులు మరియు ఈ సరఫరా మరియు లాజిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి పారిశ్రామిక వనరులు సరఫరా గొలుసు నిర్వహణ వీటిని ఈ ప్రత్యేక పొరలో పరిగణిస్తారు కాబట్టి ఈ పారిశ్రామిక ప్రక్రియలను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి ఈ పొరలో వేర్వేరు పారిశ్రామిక ప్రక్రియలు తయారీ ప్రక్రియలు ఆటోమేషన్ 3 డి ప్రింటింగ్ మరియు వంటివి పరిగణించబడతాయి ఈ పారిశ్రామిక లేదా పునరుత్పాదక రూపాల శక్తితో పాటు ఈ పారిశ్రామిక ప్రక్రియలు సరఫరా మరియు లాజిస్టిక్స్ ఇవన్నీ ఈ డేటాలో చూపించబోతున్నాయి మరియు సెన్సార్లు మరియు యాక్యుయేటర్ల సహాయంతో ఈ డేటా వాస్తవానికి సేకరించబడుతుంది ఈ స్మార్ట్ వస్తువులు స్మార్ట్ విషయాలు స్మార్ట్ మెషినరీలను సెన్సింగ్ యాక్చుయేషన్ కంప్యూటేషన్ కమ్యూనికేషన్ డెసిషన్ మేకింగ్ తో తాకాలి మరియు ఈ డేటా అంతా మరింత విశ్లేషణల కోసం క్లౌడ్కు పంపబడుతుంది కాబట్టి విశ్లేషణల ఆధారంగా వినియోగదారులు వారి అనుకూలీకరించిన అప్లికేషన్ డిమాండ్ ఆధారంగా ఈ విభిన్న సేవలను పొందబోతున్నారు కాబట్టి సైబర్ భద్రత కూడా మరొక విషయం మరియు ముఖ్యంగా క్లౌడ్ సందర్భంలో సైబర్ భద్రత గురించి ప్రజలకు చాలా పరిగణనలు ఉన్నాయి మరియు సైబర్ భద్రత అనేది పరిశ్రమ 4 0 సందర్భంలో మనం ఇప్పటికే మాట్లాడిన విషయం కాబట్టి సైబర్ భద్రత అనేది ఒక ప్రాథమిక పరిశీలన ఎందుకంటే ప్రజలు కోరుకోవడం లేదు ప్రజలు చాలా ఎక్కువగా పరిగణించబడతారు వివిధ పరిశ్రమలలోని ఈ విభిన్న యంత్రాల నుండి వస్తున్న డేటా చాలా ఆందోళన కలిగిస్తుంది నెట్వర్క్ ద్వారా డేటా ప్రవహించే లేదా డేటా ప్రాసెస్ చేయబడుతున్న చోట క్లౌడ్ చివరలో వారు రాజీపడకూడదు కాబట్టి పారిశ్రామిక IOT సందర్భంలో క్లౌడ్ భద్రత చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మనము ఈ రకమైన ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రియల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ స్మార్ట్ ఇంటర్ఫేస్లన్నింటినీ సెన్సార్లు మరియు యాక్యుయేటర్ల ద్వారా కలిగి ఉండటం గురించి మనం మాట్లాడుతున్న కనెక్ట్ చేసిన యంత్రాలు కాబట్టి ఏమి జరగబోతోంది ఈ యంత్రాలు అన్నీ సైబర్ భౌతిక వ్యవస్థలుగా ప్రవర్తించబోతున్నాయి మరియు సైబర్ భౌతిక వ్యవస్థ అంటే ఏమిటి మునుపటి ఉపన్యాసంలో మనం ఇప్పటికే చూశాము సైబర్ భౌతిక వ్యవస్థ అంటే ఏమిటి మరియు దానిలోని విభిన్న లక్షణాలు మునుపటి ఉపన్యాసంలో మనం ఇప్పటికే చూశాము సైబర్ భౌతిక వ్యవస్థ అంటే ఏమిటో మనము అర్థం చేసుకున్నాము కాని ఇప్పుడు మనం అవసరం ఈ భవిష్యత్ పారిశ్రామిక ప్లాంట్ కోసం నిర్మాణ దృక్పథం నుండి భిన్నమైన పరిగణనలు ఏమిటో అర్థం చేసుకోండి ఇవి ఈ సైబర్ భౌతిక వ్యవస్థలను మరియు IoT ని ఉపయోగిస్తాయి కాబట్టి మనము కనెక్షన్ లేయర్ నుండి ప్రారంభిస్తాము కనెక్షన్ లేయర్ వేర్వేరు సెన్సార్ల వాడకం సెన్సార్ ఆధారిత డేటా సేకరణ ఇంటర్ఆపెరాబిలిటీ వస్తువుల సమస్యలు భౌతిక వస్తువులు స్మార్ట్ వస్తువులు ఈ విభిన్న వస్తువుల కార్యాచరణ గురించి మాట్లాడుతోంది ఇవన్నీ కనెక్షన్ లేయర్లోని సమస్యలు అప్పుడు మార్పిడి పొర వస్తుంది ఇక్కడ మనం సెన్సార్ రికార్డులు మెషిన్ హెల్త్ డేటా పర్యవేక్షణ అంచనా సమాచార వివరణ మరియు మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాము ఈ పొరలో మనము డేటాను సమాచారంగా మార్చడం మరియు దాని వివరణ గురించి మాట్లాడుతున్నాము అప్పుడు సైబర్ లేయర్ వస్తుంది మరియు సైబర్ లేయర్ దాని యొక్క ఈ నెట్వర్కింగ్ అంశం స్మార్ట్ వస్తువుల నెట్వర్క్ తెలివైన వస్తువుల గురించి మాట్లాడుతోంది దీనికి ఒక రకమైన ఐడెంటిఫైయర్ అవసరం మరియు ఈ వస్తువుల నుండి విభిన్న డేటా తిరిగి పొందబడుతుంది మీకు అందుకున్న డేటాను గుర్తుంచుకోవడానికి మీరు ఒక రకమైన విశ్లేషణలను అమలు చేయాలి కొన్ని రకాల విశ్లేషణలు అవసరం మరియు విశ్లేషణల యొక్క ప్రాథమిక అంశాలు కూడా మునుపటి ఉపన్యాసంలో మనము ఇప్పటికే అర్థం చేసుకున్నాము ఆపై అభిజ్ఞా పొర గురించి మాట్లాడుతుంది ఇవి నియంత్రణ పొరలోని విభిన్న కోణాల్లో భిన్నంగా ఉంటాయి సైబర్ భౌతిక వ్యవస్థల కోసం 5 సి నిర్మాణంలో ఇవన్నీ ముఖ్యమైనవి ఇప్పుడు ఇండస్ట్రీ 4 0 లో పారిశ్రామిక ప్రక్రియల యొక్క విభిన్న ఎనేబర్లు ఏమిటి క్లౌడ్ ప్లాట్ఫాం సాఫ్ట్వేర్ ఎ సర్వీస్ ప్లాట్ఫాం ఎ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎ సర్వీస్ వంటి విభిన్న సేవలను అందిస్తోంది రెండవది విజువలైజేషన్ అంశం ఇది డేటాను స్వీకరించడం డేటాను చదవడం డేటాను వివరించడం మరియు మొదలైనవి వేర్వేరు విశ్లేషణాత్మక పద్ధతిని ఉపయోగించడం గురించి విశ్లేషణ వస్తుంది గణాంక పెద్ద ఆధారిత విశ్లేషణలను కోరుకుంటుంది చివరకు వర్చువలైజేషన్ ఇది పారిశ్రామిక ప్రక్రియల యొక్క విభిన్న ఎనేబుల్ అయిన స్మార్ట్ వస్తువుల సహకారం గురించి ఇప్పుడు పరిశ్రమ 4 0 లోని పారిశ్రామిక ప్రక్రియల యొక్క విభిన్న అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం కాబట్టి మొదటిది కార్యాచరణ సామర్థ్యంతో ప్రారంభమవుతుంది కాబట్టి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచవలసి ఉంటుంది పారిశ్రామిక ప్రక్రియలలో ఇండస్ట్రియల్ 4 0 కోసం ఇండస్ట్రియల్ ఐయోటిని చేర్చడంతో ఇది మెరుగుపడుతుంది కాబట్టి ఈ రకమైన పరివర్తన వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే మనము మెరుగైన వనరుల వినియోగాన్ని పొందబోతున్నాం కాబట్టి ఈ విభిన్న వనరులు యంత్రాలు ఈ వనరుల వినియోగం అన్నీ పరిశ్రమలో మెరుగుపడబోతున్నాయి 4 0 ప్రపంచం రెండవది పరిశ్రమ 4 0 లోని పారిశ్రామిక ప్రక్రియలను ఉపయోగించడం ద్వారా మొత్తం ఉత్పాదకత పెంచబోతోంది పారిశ్రామిక ప్రక్రియలలో ఉత్పాదకత పెరగడం ఖర్చు తగ్గింపు స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ కోసం థేమ్స్ వాటర్ నేను ఉపయోగించిన వివిధ పరిశ్రమల ఉదాహరణలు చమురు మరియు గ్యాస్ పరిశ్రమ నిర్వహణ కోసం అపాచీ మరియు IIoT యొక్క విలీనం పరంగా వారు కలిగి ఉన్న విభిన్న ఆవిష్కరణలు ఇవన్నీ మీ ముందు ప్రస్తావించబడ్డాయి కాబట్టి ఇవి ప్రాథమికంగా సెన్సార్ ఆధారిత పరికరాల పర్యవేక్షణతో ప్రారంభమవుతాయి స్థితి పర్యవేక్షణ వైఫల్యాలను గుర్తించడం క్లిష్టమైన పరిస్థితుల పర్యవేక్షణ మరియు ఎలాంటి క్లిష్టమైన స్థితికి డైనమిక్ ప్రతిస్పందన ఈ రకమైన ఏదైనా జరగవచ్చు చమురు మరియు గ్యాస్ పరిశ్రమ నిర్వహణ కోసం అపాచీ ద్వారా థేమ్స్ వాటర్ వంటి వివిధ పరిశ్రమలచే అభివృద్ధి చేయబడిన స్మార్ట్ సిస్టమ్స్ కాబట్టి ఇది స్థితి పర్యవేక్షణ వైఫల్యాన్ని గుర్తించడం క్లిష్టమైన పరిస్థితుల పర్యవేక్షణను నియంత్రించడం మరియు క్లిష్టమైన పరిస్థితులకు డైనమిక్ ప్రతిస్పందనతో ప్రారంభమవుతుంది ఉత్పత్తి ఆవిష్కరణ ప్రయోజనాలు సేవా ఆధారిత విస్తరణ డేటా మోనటైజేషన్ ఈ డేటాను భారీ మొత్తంలో తిరిగి పొందబోతున్నాయి ఇవి చాలా వనరులు నిండి ఉన్నాయి కాబట్టి డేటాను ఉపయోగించవచ్చు డబ్బు ఆర్జించవచ్చు మరియు వోక్స్వ్యాగన్ వంటి సంస్థలు దాని నుండి ఇప్పటికే ప్రయోజనం పొందాయి వారు మెరుగైన నిర్వహణతో ప్రారంభించారు ఇక్కడ వారు సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉపయోగం గురించి మాట్లాడుతున్నది ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు స్మార్ట్ సెన్సార్లు వంటివి ఈ యంత్రాలలో వేర్వేరు సమస్యలను గుర్తించడంలో మెరుగుపరచడానికి మరియు విభిన్న లోపాల విశ్లేషణ మరియు రోగ నిర్ధారణ ఈ విభిన్న యంత్రాలలో జరగబోతున్నాయి కాబట్టి ఈ రకమైన పరివర్తనల ద్వారా ఉత్పత్తి ఆవిష్కరణ జరగబోతోంది మరియు వోక్స్వ్యాగన్ లేదా వృద్ధి చెందిన నిర్వహణ అటువంటి ఉత్పత్తి ఆవిష్కరణలకు ఒక ఉదాహరణ Refer Slide Time 2629 మూడవది మెరుగైన పర్యావరణ వ్యవస్థ ప్రయోజనాలు మనకు అనుసంధానమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండబోతున్నాయి ఇక్కడ వినూత్న ఉత్పత్తి శ్రేణులు ఉండబోతున్నాయి డైనమిక్ మార్కెట్కి మద్దతు ఇస్తాయి మరియు పే పర్ ఫలిత రకమైన పర్యావరణ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఫలితానికి చెల్లించండి అంటే వినియోగదారులు నిర్మించబోయే ఫలితం ఆధారంగా వినియోగదారులు నిర్మించబోతున్నారు మరియు వారు అందుకోబోయే ఫలితానికి వారు చెల్లించాలి కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ లాంటిది వారు ముందుకు వచ్చారు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెరిగింది మరొక సంస్థ రోల్స్ రాయిస్ విమాన ఇంజిన్లలో విశ్వసనీయతను పెంచింది మరియు ఇది కూడా వారు అనేక విభిన్న విధానాల ద్వారా సాధించారు మరియు వీటిలో ప్రతిదానికి ఇవ్వబడిన విభిన్న లక్షణాలు ఇవి కాబట్టి నేను వాటిని ఇక్కడ స్పష్టంగా చెప్పబోతున్నాను కాని జనరల్ ఎలక్ట్రిక్ మరియు రోల్స్ రాయిస్ వంటి ఈ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రతి వ్యవస్థకు ఇవి భిన్నమైన లక్షణాలు ఇవి ప్రాథమికంగా వేర్వేరు విమానాల కోసం ఇంజిన్లను సరఫరా చేస్తాయి కానీ మీరు ఇక్కడ చూడగలిగినట్లు ఇక్కడ మీకు సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ఉన్నాయి అప్పుడు మొత్తం సంరక్షణ ప్రాథమికంగా అక్కడ ప్రోగ్రామ్ ఇది రోల్స్ రాయిస్లో ఈ ఇంజిన్ విశ్వసనీయతను పెంచుతుంది కాబట్టి వారి పారిశ్రామిక ప్రక్రియలలో IoT ను చేర్చడం ద్వారా వారు సాధించిన కొన్ని విషయాలు ఇవి తదుపరి అటానమస్ పుల్ ఎకానమీ వస్తుంది ఇక్కడ ప్రయోజనాలు ఏమిటంటే మనకు ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ సౌకర్యం నవీకరించబడిన డిమాండ్ సమాచారం తక్కువ వ్యర్థాల ఉత్పత్తి మొత్తం తక్కువ వ్యర్థాల పాదముద్ర ఇది చాలా ముఖ్యమైనది తక్కువ వ్యర్థాల పాదముద్ర మరియు మంచి వనరుల ఆప్టిమైజేషన్ కాబట్టి కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ వారు తమ ఫ్యాక్టరీ నిర్వహణ వ్యవస్థతో ముందుకు వచ్చారు ఇది ప్రాథమికంగా IIoT ను చేర్చడం ద్వారా ఈ లక్షణాలను సాధిస్తుంది వారు ప్రిడిక్స్ ప్లాట్ఫామ్ అయిన ప్లాట్ఫామ్తో ముందుకు వచ్చారు వారు క్లౌడ్ ఆధారిత సేవలను అందించడానికి ఈ ప్లాట్ఫారమ్ను ఉపయోగిస్తున్నారు ఈ ప్రత్యేకమైన ప్లాట్ఫామ్లో వారికి పే పర్ యూజ్ ప్రైసింగ్ మోడల్ ఉంది ఫ్యాక్టరీ నిర్వహణ మరియు విశ్లేషణాత్మక సేవలను ఉపయోగించడానికి వారికి సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణం ఉంది ఇది సేవా ఆప్టిమైజేషన్కు సహాయపడుతుంది సాధారణ ఎలక్ట్రిక్ ద్వారా ఫ్యాక్టరీ నిర్వహణ వ్యవస్థ యొక్క విభిన్న లక్షణాలు ఇవి ఇది ప్రిడిక్స్ వ్యవస్థ కాబట్టి ముఖ్యంగా మనం స్మార్ట్ ఫ్యాక్టరీలను కలిగి ఉండబోయే భవిష్యత్తులో రూపాంతరం చెందుతున్నాము స్మార్ట్ ఫ్యాక్టరీల యొక్క విభిన్న అనువర్తన ప్రాంతాలు స్మార్ట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కనెక్ట్ ఫ్యాక్టరీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కాబట్టి ప్రాథమికంగా స్మార్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ స్మార్ట్ ప్రొడక్షన్ లైన్ మేనేజ్మెంట్ స్మార్ట్ ప్రాసెస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్మార్ట్ సర్వీస్ క్వాలిటీ కంట్రోల్ స్మార్ట్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ మరియు స్మార్ట్ ప్యాకేజింగ్ మరియు నిర్వహణ ఇవి IIoT యొక్క విలీనం యొక్క విభిన్న అనువర్తనాలు మరియు పారిశ్రామిక 4 0 దృష్టాంతంలో IIoT ఆధారిత వ్యవస్థలను నిర్మించడానికి పారిశ్రామిక ప్రక్రియలు వివిధ పారిశ్రామిక ప్రక్రియలు కాబట్టి ఇవి ఫెసిలిటీ మేనేజ్మెంట్ వంటివి ఇక్కడ మనం సెన్సార్ అమర్చిన తయారీ సౌకర్యం గురించి మాట్లాడుతున్నాము కండిషన్ బేస్డ్ మానిటరింగ్ మెషిన్ హెల్త్ పర్యవేక్షణ ఆప్టిమైజేషన్ మరియు రిమోట్ ఫంక్షన్ కంట్రోల్ మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఖర్చును తగ్గించడం మరియు శక్తి వ్యయం కోసం సదుపాయం ఉంటుంది కనెక్ట్ చేయబడిన ఫ్యాక్టరీ ఇక్కడ మనము ఫ్యాక్టరీ యొక్క యంత్ర భాగాలు వంటి కనెక్ట్ చేయబడిన భాగాల గురించి మాట్లాడుతున్నాము ఇంజనీర్లు కూడా కనెక్ట్ అవుతారు తయారీదారులు అందరూ కనెక్ట్ అవుతారు కాబట్టి ఇది కేవలం యంత్రాలు మాత్రమే కాదు ఇంజనీర్లు తయారీదారులు యంత్రాలు స్మార్ట్ ఫ్యాక్టరీలో కలిసి ఉన్న ప్రతిదీ ఆటోమేషన్ మరియు ఆప్టిమైజేషన్ రిమోట్ కంట్రోల్ మరియు మేనేజ్మెంట్ కమాండ్ అండ్ కంట్రోల్ సౌలభ్యం మరియు KRA లను గుర్తించడం సులభతరం చేయడం వంటివి ప్రధాన ఫలిత ప్రాంతాలు ఇన్వెంటరీ నిర్వహణ ఇది సరఫరా గొలుసులోని సంఘటనలను పర్యవేక్షించడం ద్వారా వస్తువులను ట్రాక్ చేయడం గురించి మాట్లాడుతుంది రియల్ టైమ్లో గ్లోబల్ ఇంటర్ కనెక్టివిటీ సౌకర్యాలు మరియు రియల్ టైమ్ నవీకరణలను అందిస్తాయి అధిక దృశ్యమానత మరియు పారదర్శకత వినియోగదారుల కోసం వాస్తవిక మరియు విఫల సురక్షిత అంచనా మరియు సరఫరా ఆప్టిమైజేషన్ మరియు ఖర్చు తగ్గింపు ప్రొడక్షన్ లైన్ నిర్వహణ ఇక్కడ మనము వేర్వేరు సెన్సార్లు యాక్యుయేటర్లతో ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ లైన్ నిర్వహణ గురించి మాట్లాడుతున్నాము మొత్తం ఉత్పత్తి శ్రేణిని ఆటోమేట్ చేయడం ప్రాసెస్ రీ సర్దుబాటు సౌకర్యం ఉత్పత్తి ఆలస్యం మరియు వైఫల్యాల గురించి వివరణాత్మక అవగాహన మరియు ప్రాసెస్ ఫ్లో అనలిటిక్స్ ప్రాసెస్ భద్రత మరియు భద్రత ఇక్కడ మనము సురక్షితమైన మరియు సురక్షితమైన పని వాతావరణం గురించి మాట్లాడుతున్నాము సురక్షితమైన మరియు సురక్షితమైన ప్రక్రియలు సురక్షితమైన మరియు సురక్షితమైన వాతావరణం ఇవన్నీ ఈ విభిన్న IoT పరికరాల సహాయంతో నిర్వహించబడతాయి ఈ విభిన్న సెన్సార్లు యాక్యుయేటర్లు మరియు ఈ విభిన్న IoT పరికరాల నుండి స్వీకరించబడిన డేటా ఆధారంగా మనము పూర్తి రికార్డును పొందబోతున్నాము ఇది ఆర్థిక ప్రణాళిక ఆప్టిమైజ్ చేసిన ఆర్థిక ప్రణాళిక మరియు భీమా ఉపయోగించాల్సిన భీమా పథకాల గురించి ప్రణాళిక చేయడంలో సహాయపడుతుంది సేవా నాణ్యత నియంత్రణ మరొకటి ఇది ఎండ్ టు ఎండ్ ఉత్పత్తి నాణ్యత జీవిత చక్ర పర్యవేక్షణ ఉత్పత్తి జీవిత చక్ర నాణ్యత పర్యవేక్షణ సేకరించిన ముడి పదార్థాల నాణ్యతను నిర్ధారించడానికి కేటాయింపు ఫ్యాక్టరీ వాతావరణం పర్యవేక్షణ మరియు ఆటోమేషన్ వ్యర్థ పదార్థాల నిర్వహణ తగ్గిన వ్యర్థాలు నిర్వహణ బహుళ స్థాయి ఉత్పత్తి నాణ్యత తనిఖీ సంపూర్ణ విశ్లేషణలు వినియోగదారుల నుండి అభిప్రాయాన్ని ప్రారంభించడం కాబట్టి ఈ విషయాలన్నీ సేవా నాణ్యత అంశాలు మరియు వాటి నియంత్రణ అన్నీ స్మార్ట్ ఫ్యాక్టరీల సహాయంతో నిర్వహించబడుతున్నాయి తదుపరి సరఫరా గొలుసు నిర్వహణ మరియు ఆప్టిమైజేషన్ వస్తుంది ఇక్కడ మనము సరఫరా గొలుసు యొక్క నిజ సమయ పర్యవేక్షణ బహుళ కోణాలలోని అంశాలు సంబంధిత వ్యక్తిగత సౌలభ్యం మరియు పారదర్శకత మరియు ఇంటర్ బ్లాక్ డిపెండెన్సీని గుర్తించడం గురించి మాట్లాడుతున్నాము ప్యాకేజింగ్ నిర్వహణ సెన్సార్ ఆధారిత ప్యాకేజింగ్ సౌకర్యం రియల్ టైమ్ పర్యవేక్షణ కస్టమర్ యొక్క వినియోగ విధానాలపై వివరణాత్మక విశ్లేషణలు ప్యాకేజీ కండిషన్ పర్యవేక్షణను ప్రారంభించే మల్టీ పాయింట్ ట్రేస్ నిరంతర కస్టమర్ సంతృప్తి మరియు తగ్గిన ఖర్చు గురించి మాట్లాడుతుంది కాబట్టి మల్టీ పాయింట్ ట్రేస్ అంటే ఏమిటి ఒక నిర్దిష్ట ప్యాకేజీ పోయినట్లయితే అది ఎక్కడ పోగొట్టుకున్నాడో అది తప్పుగా ఉంచబడితే కోల్పోకుండా ఉంటే ప్రాథమికంగా కనిపెట్టడం వంటిది ఈ ట్రాకింగ్ మరియు బహుళ పాయింట్ల నుండి ఈ విభిన్న ప్యాకేజీల ట్రాకింగ్ స్మార్ట్ ఫ్యాక్టరీలో సాధ్యమవుతుంది వాస్తవానికి ఇది ఒక సాధారణ సమస్య ఫ్యాక్టరీలలో ట్రేసింగ్ మరియు ట్రాకింగ్ ఒక సాధారణ సమస్య మరియు స్మార్ట్ ఫ్యాక్టరీ IIoT ఉపయోగించడం ద్వారా పారిశ్రామిక ప్రక్రియలు ఈ రకమైన ట్రాకింగ్ వ్యవహారాల్లో సహాయపడతాయి కాబట్టి ఇప్పుడు పారిశ్రామిక ప్రక్రియల యొక్క క్రియాత్మక దృక్పథాన్ని చూద్దాం కాబట్టి భౌతిక వ్యవస్థ అప్పుడు మనకు నియంత్రణ ఉంది ఇది ప్రాథమికంగా సెన్సింగ్ మరియు యాక్చుయేషన్ గురించి మాట్లాడుతుంది మరియు పైన మనకు వ్యాపార పొర ఉంది కాబట్టి ఈ మధ్య మనకు కార్యకలాపాలు సమాచారం మరియు అనువర్తనం ఉన్నాయి ఇది ప్రాథమికంగా ఈ మొత్తం మోడల్ను పెంచుకోవడంలో సహాయపడుతుంది కాబట్టి ప్రాథమికంగా మనము పారిశ్రామిక ప్రక్రియలకు సంబంధించి వాటాదారుల ఆందోళనలను మరియు పారిశ్రామిక ప్రక్రియలలో వివిధ రకాల ఉపయోగం కోసం అనువైన మరియు వర్తించే వ్యవస్థను హైలైట్ చేయడం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇండస్ట్రీ 4 0 ప్రపంచంలో ఈ విభిన్న ప్రక్రియల పారిశ్రామిక ప్రక్రియల యొక్క ఈ రకమైన ఫంక్షనల్ వ్యూపాయింట్ ఆర్కిటెక్చర్ సహాయంతో ఈ పనులన్నీ జరగబోతున్నాయి పారిశ్రామిక ప్రక్రియల యొక్క కార్యాచరణ డొమైన్లో నియంత్రణ డొమైన్ నిర్వహణ విస్తరణ పర్యవేక్షణ మరియు విశ్లేషణలు కార్యకలాపాలు మరియు ఆప్టిమైజేషన్ కాబట్టి నేను వాటిని మరింత వివరించాల్సిన అవసరం లేదు కాని మనం చేయబోయేది IIoT ప్రపంచంలో క్రాస్ ఎన్విరాన్మెంట్ ఇంటర్కనెక్టడ్ సిస్టమ్ ఈ ఇంటర్కనెక్టడ్ కంట్రోల్ సిస్టమ్ కూడా చాలా ముఖ్యమైన ఇంటర్కనెక్టడ్ కంట్రోల్ సిస్టమ్ అందువల్ల మనం ఇక్కడ పరస్పరం అనుసంధానించబడి ఉన్నాము మనం ఇంట్రా ఫ్యాక్టరీ కమ్యూనికేషన్ గురించి మాత్రమే కాకుండా ఇంటర్ ఫ్యాక్టరీ కమ్యూనికేషన్ గురించి కూడా మాట్లాడుతుంటే మరియు ఇంటర్ ఇంట్రా ఫ్యాక్టరీ కమ్యూనికేషన్ నుండి ఈ డేటా వాటిని విశ్లేషించాల్సి ఉంటుంది మరియు గణాంక పద్ధతులు మరియు వివిధ ఇతర యంత్ర అభ్యాసం మరియు AI పద్ధతుల సహాయంతో వివిధ రకాల విశ్లేషణలను అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మనము సూచనలకు వెళ్ళే ముందు పారిశ్రామిక ప్రక్రియలలో IIOT యొక్క విలీనం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి చివరిలో మీకు ఏదైనా చూపించాలనుకుంటున్నాను కాబట్టి మనము ఏమి చేయాలనుకుంటున్నాము పారిశ్రామిక ప్రక్రియలను మెరుగుపరచాలనుకుంటున్నాము ఇది మొత్తం లక్ష్యం కాబట్టి పారిశ్రామిక ప్రక్రియలు వేర్వేరు పారిశ్రామిక అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి వివిధ పరిశ్రమలు వాటి స్వంత ప్రక్రియలను కలిగి ఉంటాయి కాబట్టి పారిశ్రామిక ప్రక్రియలు భిన్నంగా ఉంటాయి కాబట్టి కార్ల తయారీ ప్రక్రియ యొక్క ఉదాహరణను తీసుకుందాం కార్ల తయారీ ప్రక్రియ కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్నాము శరీరం మరియు అసెంబ్లీ శరీరం మరియు అసెంబ్లీకి ఒక ఉదాహరణ మాత్రమే చెప్పండి ఆ తరువాత మనకు మెటల్ ఫోమింగ్ వంటిది ఉంటుంది ఇవి కార్ల తయారీ కర్మాగారంలో ఒక సాధారణ సాంప్రదాయ ప్రక్రియ అప్పుడు పూత ఇ కోట్ మరియు వాష్ యొక్క పొర వంటిది తరువాత పెయింటింగ్ పూర్తి పెయింటింగ్ ఈ వేర్వేరు యంత్రాల యొక్క వేర్వేరు భాగాలు మరియు మొదలైనవి సమాంతరంగా లోహపు పనులు ఉంటాయి వాటి అవసరాలు భాగాలు కడగడం అసెంబ్లీ మరియు పరీక్షలు అవసరం మరియు ఈ విషయాలన్నీ కలిసి కాబట్టి ఈ వరుస అలాగే ఈ వరుస కలిసి చివరకు మీకు తుది అసెంబ్లీని ఇస్తుంది కాబట్టి ఈ ప్రక్రియలు అంటే అవి సమాంతరంగా నిర్వహించబడుతున్నాయి మరియు కలిసి తుది అసెంబ్లీలోకి ప్రవేశిస్తాయి మరియు చివరి అసెంబ్లీ తరువాత ఇది షిప్పింగ్ అవుతుంది కాబట్టి ఇది సాంప్రదాయక కార్ల తయారీ పరిశ్రమలో పారిశ్రామిక ప్రక్రియ సాంప్రదాయ పారిశ్రామిక ప్రక్రియ యొక్క చాలా విస్తృత ఉన్నత స్థాయి వీక్షణ ఇప్పుడు మనము దానిని తెలివిగా చేయాలనుకుంటున్నాము IIoT యొక్క విలీనంతో దాన్ని తెలివిగా చేయాలనుకుంటున్నాము కాబట్టి మనము ఈ విభిన్న IIoT భాగాలను ఉపయోగించాలనుకుంటున్నాము క్షమించండి ఈ IoT భాగాలలో మెరుగైన పారిశ్రామిక ప్రక్రియలను కలిగి ఉండటానికి ఇది మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఉత్పత్తి మెరుగుపడబోతోంది మరియు ఈ విభిన్న లక్షణాలను మనము ఇంతకుముందు ఈ ఉపన్యాసంలో మాట్లాడారు కాబట్టి అది కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని చేయాలనుకుంటే మీరు చేయగలిగేవి ఇవి మీరు ఇక్కడ సెన్సార్లు మరియు యాక్యుయేటర్లలో టేబుల్ సెన్సార్లను ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ వేర్వేరు సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను ఉపయోగించవచ్చు మరియు ఈ విభిన్న పరివర్తనాల్లో మాత్రమే కాకుండా ఈ వివిధ దశలలో కూడా ఉపయోగించవచ్చు కాబట్టి మీరు అంతటా తగిన సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను ఉపయోగించవచ్చు కాబట్టి ఇది నిరంతరం పర్యవేక్షిస్తుంది మరియు అవసరమయ్యే ఏ విధమైన యాక్చుయేషన్ను చేస్తుంది కాబట్టి సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు ఈ వేర్వేరు యూనిట్ల మరియు వివిధ దశల యొక్క నిరంతర పర్యవేక్షణను చేస్తాయి అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఇవన్నీ కలిగి ఉంటారు కాబట్టి ఇవి అవుట్సోర్స్ అయ్యాయని అవి అవుట్సోర్స్ చేసి ఉండవచ్చు లేదా అవి అవుట్సోర్సింగ్ కాకపోవచ్చు అని చెప్పనివ్వండి కాబట్టి అవి అవుట్ సోర్స్ భాగం అయినప్పటికీ ఈ విభిన్న సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు మరియు వేర్వేరు ఇతర పర్యవేక్షణ యూనిట్ల సహాయంతో మీరు ఈ నిరంతర పర్యవేక్షణను ఎండ్ టు ఎండ్ చేయవచ్చు ఇప్పుడు ఏమి జరగబోతోంది ఈ సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు చాలా డేటాను విసిరివేయబోతున్నాయి ఈ డేటా నుండి మీరు వేర్వేరు విశ్లేషణలను అమలు చేయవచ్చు మరియు ఈ విశ్లేషణలను వేర్వేరు సర్వర్ సర్వర్ రూపాలు లేదా ఏమైనా అమలు చేయవచ్చు లేదా ఆధునిక రోజుల్లో ఈ విశ్లేషణల కోసం మనము క్లౌడ్ ఆధారిత సేవలను ఉపయోగించవచ్చు కాబట్టి మనము క్లౌడ్ ఆధారిత విశ్లేషణలను ఉపయోగించవచ్చు కాబట్టి మనము క్లౌడ్ను ఉపయోగించుకోవచ్చు మరియు భవిష్యత్ ఉత్పత్తి రేటు ఉత్పత్తి రేటు గురించి ఉత్పత్తి అంచనాలను చెప్పనివ్వండి వైఫల్యాల గురించి అంచనాలను కలిగి ఉండగలము మనము కార్మికుల ఆరోగ్యం గురించి అంచనాలను కలిగి ఉండవచ్చు మరియు ఈ విభిన్న యంత్రాల యొక్క ఆరోగ్య పరిస్థితులపై మనము పర్యవేక్షించగలము కాబట్టి ముఖ్యంగా మనం చేస్తున్నది ఏమిటంటే IIoT తో ఒక సాధారణ కార్ల తయారీలో IIoT వాడకానికి ఇది ఉదాహరణ కాబట్టి మునుపటిది ఏ సెన్సార్లు యాక్యుయేటర్లు లేకుండా ఎలాంటి గణన సౌకర్యం లేకుండా క్లౌడ్ లేదు విశ్లేషణలు లేవు ఏమీ లేదు కొన్ని మీరు ఇండస్ట్రీ 3 0 గురించి మాట్లాడుతుంటే కొన్ని వ్యక్తిగత భాగాలు వేర్వేరు కంప్యూటర్లను విడిగా ఉపయోగిస్తూ ఉండవచ్చు కానీ ఇండస్ట్రీ 4 0 లో మనము ఈ సంపూర్ణ కనెక్టివిటీ గురించి మాట్లాడుతున్నాము మరియు సంపూర్ణ పర్యవేక్షణ చాలా అంచనాలు వ్యవస్థల యొక్క స్వయంప్రతిపత్త ప్రవర్తన స్వయంప్రతిపత్తి పర్యవేక్షణ నిర్వహణ ఈ విభిన్న పారిశ్రామిక ప్రక్రియలన్నింటినీ అంచనా వేయడం కాబట్టి ఉత్పాదకత సామర్థ్యం మరియు భద్రతను మెరుగుపరచడానికి IIoT ఎలా రూపాంతరం చెందుతుందో మరియు ప్రస్తుత పారిశ్రామిక ప్రక్రియలను మెరుగుపరుస్తుంది అనేదానికి ఇది ఉదాహరణ ఇప్పుడు మనం వెనక్కి వెళ్లి మనం మాట్లాడుతున్న తేడాలను చూద్దాం ఇవి వేర్వేరు సూచనల జాబితా మీకు ఆసక్తి ఉంటే మరియు పారిశ్రామిక ప్రక్రియల గురించి దానిలోని విభిన్న కోణాల గురించి మరింత అవగాహన కలిగి ఉండటానికి ఈ సూచనలలో కొన్నింటిని వెళ్ళమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను ఈ ప్రత్యేక ఉపన్యాసంలో నాకు ఏమి తెలుసు మనము దీని గురించి మాట్లాడాము కార్ల తయారీ కానీ ఇతర పారిశ్రామిక ప్రక్రియలను చూడమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను ప్రత్యేకించి మీరు ఒక కోర్సు తీసుకుంటుంటే మరియు మీరు కార్ల తయారీ వంటి ఒక నిర్దిష్ట పరిశ్రమ రంగం నుండి వచ్చారు పారిశ్రామిక రంగాలు వేర్వేరు నుండి వస్తాయి స్టీల్ ప్లాంట్లు లేదా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ లేదా ఔషధ పరిశ్రమ అని చెప్పండి IIoT యొక్క విలీనంతో మీ పరిశ్రమలలో మీ ప్రస్తుత ప్రక్రియలను మరింత ఆధునికమైనదిగా ఎలా మార్చవచ్చో కూడా మీరు ఆలోచించవచ్చు మరియు పరిశ్రమ 4 0 యొక్క అంచనాలు మరియు లక్ష్యాలకు అనుగుణంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ధన్యవాదాలు